హాయ్ సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై ఎన్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం నేను కాన్పూర్ ఐఐటికి చెందిన రవి చంద్రన్ నేను మీకు 8వ వారానికి ఈ కోర్సును ఇస్తున్నాను ఇది మాడ్యూల్ 2 లెక్చర్ నంబర్ 44 కాబట్టిగత వారం మేము ప్రదర్శన నైపుణ్యాలతో ప్రారంభించాము మరియు మునుపటి దానిలో నేను మీ భయాన్ని ఎలా అధిగమించాలో మీకు చెప్పానుమీకు చాలా ఆచరణాత్మక చిట్కాలను ఇచ్చాను మరియు ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసం పొందడానికి దాన్ని ఉపయోగిస్తారని నేను ఆశిస్తున్నాను మీరు ఆత్మవిశ్వాసం పొందిన తర్వాతతదుపరి స్థాయి ప్రసంగాలు ఇవ్వడం మరియు ప్రొఫెషనల్గా మారడం ఇప్పుడు ఈ మాడ్యూల్లో మీరు నిజంగా ప్రొఫెషనల్ పబ్లిక్ స్పీకర్గా ఎలా మారగలరోమీరు ప్రొఫెషనల్ ఓరల్ ప్రెజెంటేషన్లను ఎలా ఇవ్వగలరో చూద్దాం నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను ఏమి చేశానో త్వరగా సమీక్షించుకుందాం నేను సాధారణంగా ప్రదర్శన నైపుణ్యాలతో ప్రారంభించాను ఆపై నేను భయాన్ని అధిగమించడంపై మరియు మీరు ధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చనే దాని పై దృష్టి పెట్టాను భాషతో సంబంధం లేకుండా మీరు హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడినామీరు తమిళం లేదా బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడినా మీరు మాట్లాడే భాషతో సంబంధం లేకుండాబహిరంగంగా మాట్లాడటానికి భయపడే మానవ ధోరణి అనే వాస్తవాన్ని నేను హైలైట్ చేసాను ప్రజలు దీనిని ప్రాథమికంగా మూడు ప్రాథమిక ఉద్దేశాలుకారణాల వల్ల భయపడుతున్నారు ఒకటినేను బహిరంగంగా అవమానానికి గురవుతానని భయపడే అవమానం రెండవది అపరిచితత మీకు తెలిసిన పరిస్థితులలో మీకు తెలిసిన వారితో కానీ తెలియని ప్రదేశాలలో వేర్వేరు ప్రదేశాలలో ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మీకు అలవాటు ఆపై ఈ అనిశ్చిత భయంఊహించనిది జరగవచ్చు విషయాలు జరగవచ్చు శిక్షణ పొందినఅనుభవజ్ఞులైన అనుభవజ్ఞులైన నటులు మరియు నిపుణులకు కూడా ఆందోళన కలిగించే తప్పు దురదృష్టం అని పిలువబడేది ఏదైనా ఉండవచ్చనే భయం మరియు అది ఏదైనా చేయగలదనే భయంఅది నా ప్రదర్శనను మరింత పెంచుతుంది అప్పుడు పనితీరు పరంగా పరిపూర్ణవాదికి ఈ కొంచెం ఆందోళనకరమైన భయం ఉంటుందికానీ మీరు కొన్ని దశలను అనుసరించి వేదికపైకి వెళ్లి ఆ దశలను అనుసరించిన తర్వాత ధైర్యంగా ప్రదర్శన ఇవ్వడం ప్రారంభిస్తే ఈ విషయాలు అధిగమించబడతాయి మరియు అది అదృశ్యమవుతుంది ఇప్పుడు భయాన్ని అధిగమించడానికి మీరు అనుసరించగల దశలు ఏమిటి మొట్టమొదటగా మీరు ఆత్మవిశ్వాసంతో ఉండటం ముఖ్యం ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం మరియు సానుకూల స్వీయ ఇమేజ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం భయం గురించి ఏదైనా చేయాలని నిశ్చయించుకోవడం అనేది తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటేప్రతిరోజూ మీరు ఏదైనా చేస్తారు మీరు మీ పదజాలాన్ని అభివృద్ధి చేసుకుంటారు మీరు మీ ప్రదర్శన విధానాన్ని అభివృద్ధి చేసుకుంటారు మీరు ప్రజలను గమనిస్తారు మీరు ప్రసంగాలు ఇవ్వడానికి ప్రజలతో మాట్లాడటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే కఠినమైన పరిస్థితులలో మిమ్మల్ని మీరు ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ప్రతిరోజూ ఏదో ఒకటి చేసి ఆపై ఒక చిన్న అనధికారిక స్థాయిలో సాధన చేయడం ప్రారంభించండి ఆపై ఈ పోరాటం లేదా విమాన పరిస్థితి మీ వద్దకు వచ్చి పరిస్థితితో పోరాడండి బహిరంగంగా మాట్లాడటం ఎదుర్కోండి మరియు ఈ అంతర్గత శక్తి అడ్రినాలిన్ మీ నుండి పంపింగ్ చేస్తూ ఉండండి ప్రసంగం ఇవ్వడానికి అవసరమైన వనరులు ఏవైనా మీరు చేసే పనిని ప్రజలు నిజంగా పట్టించుకోరని తెలుసుకోవడం కూడా మీ భయాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది అదేవిధంగావిషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం మరియు దానిని విశ్వసించడం అనేది మీ భయాన్ని అధిగమించడంలో మరొక కీలకం సిద్ధం చేయడం మరియు సాధన చేయడం ఇక్కడ ఎటువంటి సత్వరమార్గం లేదుమీరు అలా చేయాలి మరియు మీరు ప్రశాంతమైన మనస్సును ఉంచుకుని వేదికకు చేరుకున్నప్పుడు కాబట్టిఇది మీకు శ్వాస వ్యాయామాలుప్రసంగం చేసే ముందు సాధారణ వ్యాయామం చేయడానికి కూడా సహాయపడుతుంది అవి మీ నరాలను చాలా ప్రశాంతంగా మరియు నియంత్రిత పద్ధతిలో ఉంచుతాయి తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రేక్షకుల పట్ల సానుభూతితో ఉండటం వారి సమయాన్ని విలువైనదిగా భావించడం వారి ఉనికిని విలువైనదిగా భావించడం వారి జ్ఞానాన్ని కూడా గౌరవించడం కాబట్టి సిద్ధం చేసేటప్పుడు కూడా మీరు రాబోయే ప్రేక్షకుల రకాన్ని వారి సున్నితత్వం మరియు తెలివితేటల స్థాయిని తెలుసుకోవాలి వారి సమయాన్ని గౌరవించండి మీరు బోరింగ్ ప్రసంగం ఇస్తారని వీలైనంత ఆసక్తికరంగా చేస్తారని వీలైనంత ఇన్ఫర్మేటివ్గా చేస్తారని ఎప్పుడూ అనుకోకండి మరియు ప్రేక్షకులు మీ ప్రసంగం కోసం ఎదురు చూడటం ప్రారంభిస్తారు మరియు మొత్తంమీద మీరు ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చివరి విషయం మరియు మొదటి విషయం డెలివరీని విజువలైజ్ చేయడం మీరు చాలా బాగా సిద్ధం అయినందున మీ ప్రసంగం చివరిలో మీకు చప్పట్లు లభిస్తాయని భావించి మీకు నిలబడటానికి అవకాశం లభిస్తుందని భావించి కాబట్టి మీరు ఈ విజువలైజేషన్తో వెళితే ఈ విషయాలు వాస్తవానికి మిమ్మల్ని అక్కడికి వెళ్లి ఆత్మవిశ్వాసంతో పంపిణీ చేస్తాయి మరియు ప్రేక్షకుల నుండి అర్హమైన ప్రశంసలను పొందుతాయి ఇప్పుడు ఈ మాడ్యూల్లో మీరు నిజంగా వృత్తిపరమైన ప్రజా నాయకుడిగా ఎలా మారగలరో చూద్దాం నేను క్లుప్తంగా చర్చించబోయే దాని గురించి శీఘ్ర అవలోకనంవేదికను వీక్షించండి వీక్షకుడిని స్వాగతించండిమీ విషయాలను ప్రావీణ్యం పొందండిమీ మనస్సును శాంతపరచండి మాట్లాడటం మీరే ఊహించుకోండి మనము వీటిని వివరంగా చూద్దాం ఇప్పుడు మీరు నిజంగా వేదికకు వెళ్లి మీ ప్రసంగం చేసే ముందు ఈ విషయాలను మీ మనస్సులో ఉంచుకోండి ప్రజలు గెలుపు నాయకుడిని కోరుకుంటున్నారని మొదట గ్రహించండి కాబట్టి మీరు ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నాయకుడిగా భావిస్తారు మరియు వారు అక్కడ అనుచరులుగా కూర్చుంటారు మరియు ఎవరైనా మీకు సమస్యాత్మకమైన ప్రశ్న అడుగుతున్నప్పుడు కూడాసమస్యాత్మకమైన ప్రశ్నకు సమాధానాలు తెలిసినప్పటికీవారు మొదట దానికి సమాధానం ఇవ్వడానికి నాయకుడిగా మీరు చాలా కృతజ్ఞతతో ఉండాలని కోరుకుంటారు కొంతమంది మీరు సమాధానం చెప్పడానికి కష్టపడటం చూస్తే లేదా వారు మిమ్మల్ని రక్షించడానికి వచ్చే దానికంటే మీరు బాగా సమాధానం చెప్పగలరని అనుకుంటే మాత్రమే ఎందుకంటే మీరు ప్రసంగం చేసేటప్పుడు మీరు నాయకుడని వారు భావిస్తారు లేదా మీకు ఆ పాత్రను ఇస్తారు కాబట్టి వారు మీరు దీనిని అర్థం చేసుకుంటారు కాబట్టి తక్కువ ఆత్మగౌరవం కలిగిన వ్యక్తితో అక్కడికి వెళ్లవద్దు ఒకసారి మీరు వెళ్లి ఆపై ప్రసంగం చేస్తే మీరు నాయకుడు అవుతారు మీరు క్షమాపణలు చెప్పకుండా ఉండటానికి ఇది మరొక కారణం క్షమించండి క్షమించండి నేను సిద్ధంగా రాలేదు నిజానికి మీరు సిద్ధంగా లేకుంటే మాట్లాడకండి మీరు పూర్తిగా సిద్ధంగా ఉంటేనే మీరు వెళ్లి ప్రసంగం చేయాలి వెళ్లి ఓహ్ క్షమించండి నేను సిద్ధం కాలేకపోయాను నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని చెప్పండి మరియు మళ్ళీ మీరు భయపడుతున్నందుకు క్షమాపణలు చెబుతూనా కడుపులో కొన్ని సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్లు నేను భావిస్తున్నాను అని చెబుతూ కాబట్టి నేను మీ ముందు నిలబడటానికి చాలా భయపడుతున్నాను మీరందరూ చాలా గొప్ప వ్యక్తులు నేను మీకు చెప్పిన కారణాల వల్ల క్షమాపణలు చెప్పకండి మీరు వారి దృష్టిని గుర్తు చేసుకుంటే తప్ప వారు మీలో ఎటువంటి భయాన్ని చూడలేరు కాబట్టి అలా చేయకండి ఆపై క్షమాపణ చెప్పడం ప్రారంభంలో నిజంగా చెడ్డది కాబట్టి అలా చేయవద్దు మరియు మీరు అలా చేసినప్పుడు అంటే మీరు మీ ప్రసంగంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీ సందేశంపై దృష్టి పెట్టండిమీరు ఏమి ఇవ్వబోతున్నారోకంటెంట్పై దృష్టి పెట్టండి మాధ్యమం కాదుఅంటే మీరు ఏదైనా తెలియజేయడానికి ఆంగ్ల భాషను ఉపయోగిస్తుంటేనా ఉచ్ఛారణ తప్పు అయితే ఏమి జరుగుతుందోనేను వ్యాకరణ పొరపాటు చేస్తే ఏమి జరుగుతుందోనేను బోర్డులో ఏదైనా వ్రాసేటప్పుడు స్పెల్లింగ్ పొరపాటు చేస్తే ఏమి జరుగుతుంది డెలివరీ సమయంలో దాని గురించి బాధపడకండి ఎందుకంటే ప్రేక్షకులు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోరు వారు నిజంగా పట్టించుకోరు వారు మీరు వారికి ఏమి చెప్పబోతున్నారోసందేశం ఏమిటిమీరు ఎలా తెలియజేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటారుకానీ మీరు సరైన విషయాన్ని తెలియజేయడానికి కొన్ని తప్పుడు విధానాలను ఉపయోగించినప్పటికీ ప్రజలు మీరు చేస్తున్న తప్పుల గురించి బాధపడటం లేదు కానీ మీరు వారికి ఏ సందేశాన్ని ఇవ్వబోతున్నారనే దాని గురించి వారు నిజంగా ఆందోళన చెందుతున్నారు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉన్న భయాందోళనదానిని సానుకూల శక్తిగా మార్చడానికి ప్రయత్నించండికొంచెం నాడీ శక్తి సహాయపడుతుందిఆపై అనుభవాన్ని పొందడం కొనసాగించండి ఒకసారి మీరు హాల్కు వెళ్లినప్పుడు నేను ఇప్పుడు మంచి ప్రదర్శన ఇస్తాను ఆపై నేను వస్తూనే ఉంటాను అనే భావన మీకు రావాలి ఇది మొదటి మరియు చివరిది కాదు ఇది ప్రారంభం మాత్రమే మీరు ఆ దృక్పథంతో వెళ్తే ప్రసంగం ఇచ్చే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి వేదికను చూడండి మనకు నిజంగా భయం కలగడానికి ఒక కారణం తెలియనిది కొత్త ప్రదేశాలుకొత్త పరిసరాల గురించి మాకు భయం ఎవరూ లేకుంటే వేదికపై నిలబడండి రిహార్సల్ చేయండి మీరు వృత్తిపరమైన నృత్యకారులను వృత్తిపరమైన నటులను చూసి ఉండవచ్చు వారు వేదికపై తుది రిహార్సల్ చేస్తారు ఎందుకంటే వారు తమను తాము పరిచయం చేసుకోవాలనుకుంటారు మరియు వారు ఎటువంటి పొరపాటు చేయాలనుకోరు కాబట్టి మీరు కూడా వెళ్లి మీరు మాట్లాడే ప్రదేశం గురించి తెలుసుకోండి మీరు కొంచెం నడవండి మీరు ఇక్కడ మరియు అక్కడ తరలించండి మీరు కూడా మాట్లాడతారు కాబట్టి అది మీకు చాలా నమ్మకాన్ని కలిగిస్తుంది మీరు చేయవలసిన మరో విషయం ఏమిటంటే ఇంటర్వ్యూలో మాదిరిగానే మీరు సమయానికి ముందే మెనూకి వెళ్లాలి మీరు చాలా ముందు వెళ్ళాలి ప్రదర్శనలను తనిఖీ చేయండి మీరు ఎలాంటి ప్రదర్శన ఇవ్వబోతున్నారో తనిఖీ చేయండి మైక్ కూడాప్రతిదీ పనిచేస్తుందో లేదో మరియు ప్రేక్షకులు రావడం ప్రారంభించడానికి చాలా ముందు అక్కడ ఉండండి వీక్షకుడిని స్వాగతించడానికి అక్కడ ఉండండి కాబట్టి ప్రేక్షకులు వచ్చినప్పుడు మీరు వారిని పలకరించవచ్చు నవ్వండి కంటి సంబంధాన్ని కొనసాగించండి కాబట్టి మీరు కేవలం ప్రవేశ ద్వారం వద్ద లేదా క్రింద ఉంటే లేదా కేవలం నడుస్తూ ఉంటే ఆపై మీరు మీ చర్చకు రావడానికి గల కారణాలను తెలుసుకోవాలనుకుంటే మీరు వారిని హలో అడగవచ్చు మీరు ఎలా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ నుండి వస్తున్నారు కాబట్టిమీ ప్రాంతం ఏమిటి కాబట్టిమీరు ఈ చర్చకు రావడానికి కారణమేమిటి మీరు ఏమి ఆశిస్తున్నారు మీరు ఏమి ఆశిస్తున్నారు కాబట్టి ఈ విషయాలు వాస్తవానికి మీకు సుపరిచితమైన అనుభూతిని కలిగిస్తాయి మరియు మీరు ప్రసంగం ఇవ్వడం ప్రారంభించే ముందు కూడా సంబంధాన్ని కొనసాగిస్తాయి వారు ఇప్పటికే మీ ప్రసంగాన్ని స్వీకరించడానికి అనువైన మరియు ఓపెన్ మైండెడ్గా మారుతున్నారు అందువల్ల వీక్షకుడిని స్వాగతించడం మరియు ఒక రకమైన అతిధేయుడిగా ఉండటం చాలా ముఖ్యం ప్రజలు వేదిక వద్దకు రాకముందే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగామీ విషయాలలో ప్రావీణ్యం సంపాదించుకోండి మీ ప్రసంగం లేదా ప్రదర్శనను సాధ్యమైనన్ని సార్లు సాధన చేయండి

అక్కడ ఒక బహుళజాతి సంస్థ ఉండేది ఆ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ జరిగింది మునుపటి రోజువారు ఇంటర్వ్యూకి వస్తున్న అభ్యర్థులందరినీ పిలిచారు ఆపై వారు తమ వార్షిక నివేదికలో చాలా పెద్ద మొత్తాన్ని ఇచ్చారు అప్పుడు వారు మీరు రేపు రావాలి ఆపై దీని ఆధారంగా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఆపై మీరు ఇక్కడ పేర్కొన్న అన్ని వాస్తవాలతో క్షుణ్ణంగా ఉండాలి అని చెప్పారు కాబట్టి అప్పుడు వారు మీరు ఏ పవర్ పాయింట్ లేదా దేనినీ పదార్థాలను ఉపయోగించకూడదని చెప్పారు మీరు ప్రతిదానితో క్షుణ్ణంగా ఉండాలి ఆపై మీరు వచ్చి 15 నిమిషాల పాటు ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఇప్పుడు సుమారు 50 మంది అభ్యర్థులు ఉన్నారు అప్పుడు దాదాపు 20 మంది అభ్యర్థులు అస్సలు రాలేదు ఎందుకంటే అది చదివినప్పటికీ వారికి నిద్ర వచ్చిందిఆపై వారు త్వరగా నిద్రపోయారు వారు పొగ త్రాగుతారనిఆపై వారు కూర్చోగలరని ఎవరో అనుకున్నారుకానీ కొంతకాలం తర్వాత వారు నిరాశకు గురయ్యారుకొన్ని వాస్తవాలు గుర్తుంచుకోవడానికి చాలా కష్టంగా ఉన్నాయి దానిని వ్రాయకుండా గుర్తుంచుకోలేకపోయాముఎవరో ఒకరు మేము కొంత మద్యంకొన్ని పానీయాలు తీసుకుంటామని అనుకున్నాముఆపై మేము గుర్తుంచుకోగలుగుతాము మరియు కొంతకాలం తర్వాత పడిపోయాము కాబట్టి ఇది అలా జరుగుతోంది కాబట్టి మరుసటి రోజు వచ్చిన 30 మందిలో వారందరినీ ఏకకాలంలో చేయమని అడిగారు మరియు వారు తమ ప్రెజెంటేషన్ మొత్తాన్ని విడిగా రికార్డ్ చేస్తున్నారు మరియు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఆపై బాస్ మొత్తం వారు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు కాబట్టి చాలా మంది విఫలమయ్యారు వారు నివేదికలో ఉన్న రెండు మూడు పేజీలకు మించి వెళ్ళలేకపోయారు చివరకు వారు ఎంపిక చేసిన ఒకే ఒక అభ్యర్థి ఉన్నారుఅతను అన్ని పేజీలతో మరియు వారు అడిగిన ఏ క్రాస్ ప్రశ్నకైనా క్షుణ్ణంగా సమాధానం ఇవ్వగలిగాడుఆపై అతను చాలా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు ఆపై నివేదికను చూడకుండా వారు అడిగిన దేనికైనా అతను సమాధానం చెప్పగలిగాడు కాబట్టి మిగతా వారందరూ అలా చేయలేనప్పుడు మరియు ఇచ్చిన సమయం ఒకేలా ఉన్నప్పుడు అది ఎలా సాధ్యమని వారు అడిగారు కాబట్టి సర్ అదే సమయం ఇవ్వబడింది కానీ నేను మొత్తం సమయాన్ని ఉపయోగించుకున్నాను మీరు నాకు ఇచ్చిన సమయాన్ని నేను చదవడం ప్రారంభించాను నేను బస్సులో వెళుతున్నప్పుడు నేను చదువుతున్నాను కాబట్టి నేను తింటున్నప్పుడు నేను చెంచా ఉపయోగిస్తున్నాను కానీ నా మనస్సు పూర్తిగా దీని మీద కేంద్రీకృతమై ఉంది నేను తగినంతగా నిద్రపోలేదు ఎందుకంటే నేను ఈ విషయాన్ని మిస్ చేయాలనుకోలేదు కాబట్టి నేను దాదాపు రాత్రంతా కూర్చుని మధ్యలో చిన్న నిద్రపోయాను ఆపై ఉదయం నేను సవరించాను నేను అక్కడ కూర్చుని కాల్ కోసం వేచి ఉన్నప్పుడు కూడా వచ్చే ముందు మళ్ళీ సవరించాను నేను మళ్ళీ దీనిని సవరిస్తున్నాను మరియు నేను ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవాలనుకోలేదు ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం చాలా తీవ్రంగా అవసరం మరియు నేను చాలా నిజాయితీగా మరియు నిజాయితీగా ప్రదర్శన ఇవ్వగలనని మీకు నిరూపించాలనుకుంటున్నాను కాబట్టిమీ విషయాలలో ప్రావీణ్యం పొందడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందిమీ జీవితంలో మీకు కావలసినది మరియు అభ్యాసం మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఆచరణలో పెట్టే సమయం మీరు నిజాయితీగా ఉన్నారా గంభీరంగా ఉన్నారా మరియు ప్రేక్షకుల సమయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నారా మీరు వారిని విలువైనదిగా మరియు గౌరవిస్తున్నారా అనే దాని ఆధారంగా వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారా లేదా మిమ్మల్ని అత్యున్నత జట్టులో ఉంచుతారా అనే విషయాన్ని ప్రేక్షకులకు నేరుగా తెలియజేస్తుంది కాబట్టిఈ సందర్భంలో వారు అతన్ని ఎంపిక చేశారుఅటువంటి అభ్యర్థిని ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి అభ్యాసాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోండిఅప్పుడు మీ మనస్సును ప్రశాంతపరుచుకోండి కాబట్టిఒత్తిడిని వదిలించుకోవడానికి వ్యాయామాలలో నిమగ్నం అవ్వండి నేను గతంలో చెప్పినట్లుగా మీరు సంక్లిష్టమైన వాటిని చేయనవసరం లేనప్పటికీ రోవింగ్ టెక్నిక్ బ్రీతింగ్ టెక్నిక్ లోతైన శ్వాసను ఉపయోగించండి ముఖ్యంగా మీరు గదిలో కూర్చుని ఊపిరాడక ఉంటే చెట్టు కింద కొంచెం నడవండి ఆపై లోతైన శ్వాస తీసుకోండి ఆపై తిరిగి రండి కాబట్టి అది మళ్ళీ మీకు చాలా ప్రశాంతంగా అనిపించేలా చేస్తుంది ఆపై మీ మనస్సులో ఎటువంటి ప్రతికూల కబుర్లు మిమ్మల్ని మీరు ఊహించుకోనివ్వవద్దు మీరు ఊహించినట్లయితే మీరు అత్యంత శక్తివంతమైన మరియు అద్భుతమైన ప్రసంగాన్ని ఇస్తున్నారని నేను చెప్పినట్లుగా ఊహించుకోండి ఆపై ప్రజలు విజేత నాయకుడిని కోరుకుంటారు ఎందుకంటే మీరు విజయం సాధిస్తున్నారని మీరు ఊహించినప్పుడు ప్రేక్షకులు కూడా విఫలమవకుండా వక్తలు విజయవంతం కావాలని కోరుకుంటారు ప్రేక్షకులు కూడా వాస్తవానికి అక్కడ కూర్చుని చప్పట్లు కొడుతున్నారు వారు మీ ప్రసంగంలో ఉత్తమ భాగం కోసం వేచి ఉన్నారు మరియు వారు మిమ్మల్ని ప్రశంసించాలనుకుంటున్నారువారు మిమ్మల్ని విమర్శించడానికి అక్కడ లేరు కాబట్టి స్పీకర్ నాయకత్వం వహించాలని వారు కోరుకునే ఉత్తమమైన పనిని మీరు చేయాలని వారు కోరుకుంటారు స్పీకర్ ప్రేక్షకులను పరిష్కరించాలని వారు కోరుకుంటారు కాబట్టి మీరు క్షమాపణలు అడగకుండా ఉండటానికి కారణం మీ భయాన్ని ఎప్పుడూ ప్రస్తావించకూడదు లేదా దాని కోసం క్షమాపణ చెప్పకూడదు మీ సందేశంపై దృష్టి పెట్టండి మాధ్యమం ఆందోళనలను పెంపొందించవద్దు కానీ మీ సందేశంపై దృష్టి పెట్టండి ఆపై భయాన్ని సానుకూల శక్తి భయంగా మార్చండి వాస్తవానికి మీరు దానిని ఉపయోగించుకోవడం మరియు దానిని తేజస్సు మరియు ఉత్సాహంగా మార్చడం మరియు అనుభవాన్ని పొందడంఇది బహిరంగంగా మాట్లాడటంలో విశ్వాసాన్ని పెంపొందించే అనుభవంమీకు ఎక్కువ అనుభవం ఉన్నంత ఎక్కువ విశ్వాసం ఉంటుంది ఇప్పుడు మీకు ఒకసారి ఉన్నట్లుగా క్లుప్తంగా చూద్దాం మీరు ఏమి చేయాలి మరియు బహిరంగంగా మాట్లాడటం యొక్క లక్ష్యాలు ఏమిటి అనే విశ్వాసాన్ని పొందారు మరియు తదనుగుణంగా మీరు ఏమి చేయాలి కాబట్టి లక్ష్యాలు నాలుగు వర్గాలుగా ఉంటాయి ఒకటి ప్రేక్షకులకు ఆసక్తి కలిగించడం లేదా వినోదాన్ని కలిగించడం ప్రేక్షకులు జోకులు వినాలనుకుంటున్నారు ప్రేక్షకులు కథలు వినాలనుకుంటున్నారు ప్రేక్షకులు కథనాన్ని వినాలనుకుంటున్నారుప్రేక్షకులు కేవలం వినోదం పొందాలనుకుంటున్నారు మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు వారు కేవలం మంచి సమయాన్ని గడపాలని కోరుకుంటారు కానీ రెండవ లక్ష్యం ప్రేక్షకులకు అవగాహన కల్పించడం కూడా కొంత సమాచారాన్ని పొందాలనుకుంటున్నారు కాబట్టి ప్రేక్షకులకు బోధించే పాత్ర మీకు ఉంది మరియు వారికి ఏదైనా ఇచ్చే సామర్థ్యం మీకు ఉంది ఆపై వారు బహిరంగంగా మాట్లాడటం ద్వారా మీ నుండి నేర్చుకోవచ్చు తదుపరి లక్ష్యం ఏమిటంటే కొన్నిసార్లు మీరు బహిరంగంగా మాట్లాడటం ద్వారా ప్రేక్షకులను ఉత్తేజపరచడం లేదా ఆకట్టుకోవడం లేదా ఎవరికైనా వ్యతిరేకంగా మీకు అనుకూలంగా ఏదైనా చేయమని వారిని రెచ్చగొట్టడం కాబట్టి మీకు బహిరంగంగా మాట్లాడటానికి చాలా ఆసక్తి ఉంటే మీరు షేక్స్పియర్ యొక్క జూలియస్ సీజర్ను ముఖ్యంగా బ్రూటస్ మరియు ఆంటోనీ ప్రసంగాలను చదవాలిఆపై వారు జనసమూహాన్ని తమకు అనుకూలంగా మరియు వారి శత్రువులకు వ్యతిరేకంగా ఎలా రెచ్చగొట్టగలరో మీరు చూడాలిఆపై వారు బహిరంగంగా మాట్లాడటాన్ని చాలా శక్తివంతమైన సాధనంగా ఉపయోగించగలుగుతారు ఆపై ఇది రెచ్చగొట్టడం మాత్రమే కాదుప్రేక్షకులను ఒప్పించడానికి లేదా ఒప్పించడానికి కూడా ప్రభావితం చేయడంమీరు సానుకూలంగా కూడా మార్చగలరుమీరు ప్రతికూల ప్రభావాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు ఉదాహరణకుఏదైనా చేయడానికి వారు ప్రతికూలంగా ప్రభావితం చేసే వ్యక్తులను మార్కెటింగ్ చేయడం వారు కొంతకాలం తర్వాత మీరు విసిరిన ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు కానీ మీరు ప్రజలను కూడా సానుకూలంగా ప్రభావితం చేయవచ్చు ఉదాహరణకు నేను అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాను నేను కొన్నిసార్లు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నాను నేను కథలను జోకులు మరియు అన్నింటినీ ఇస్తానుకానీ నేను కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను మరియు నేను కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను మరియు నేను కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఈ లక్ష్యాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండిఆపై వాటిని మీ ప్రసంగంలో ఉపయోగించడానికి ప్రయత్నించండి ఇది వినోదం మాత్రమే కాదు ఒకదాని కంటే మరొకటి ఖర్చు కాదు కాబట్టి ప్రేక్షకులు కూడా కనీసం వాటిలో కొన్ని సమయాన్ని వృధా చేశారని భావిస్తారు మరియు మీరు మీ ప్రసంగ నిర్మాణాన్ని మూడు లేదా నాలుగు ప్రధాన అంశాల చుట్టూ ఎలా రూపొందిస్తారు వాస్తవానికి మీరు పదబంధాలు లేదా కీలక పదాల పరంగా ప్రధాన అంశాలను గుర్తుంచుకుంటారు మరియు కొన్ని వృత్తాంతాల ద్వారా ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచుతారు కాబట్టి ప్రారంభంలో మధ్యలో చివరిలో చిన్న కథలను ఉపయోగించండి ఆపై మీరు మీ ప్రధాన అంశాలను ఒక వాక్యంలో ఒకే స్లైడ్లో సంగ్రహించవలసి వస్తే మీరు దానిని ఎలా చేస్తారు కాబట్టి నేను మునుపటి ఉపన్యాసం మొత్తాన్ని తదుపరి ఉపన్యాసం యొక్క మొదటి స్లైడ్లో సంగ్రహించానని మీరు గమనించవచ్చు కాబట్టి మీరు సారాంశం చేసినప్పుడు అది ప్రేక్షకులకు ప్రధాన అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో సహాయపడుతుంది మరియు మీరు ఒకటి లేదా రెండు వాక్యాలలో ఒక చిన్న ప్రసంగం ఇచ్చినప్పుడు మీరు అలా చేయగలిగితే అది ప్రేక్షకులకు మీ ప్రసంగం పట్ల ఆసక్తిని కలిగిస్తుంది మరియు మీరు ఒక బలమైన సానుకూల అంశంతో ముగించేలా చూసుకోండి కాబట్టి మీరు మళ్ళీ నా ఉపన్యాసాన్ని గమనించినట్లయితే నేను ఎల్లప్పుడూ సానుకూల గమనికతో ముగించేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను నేను ఎల్లప్పుడూ ఒక రకమైన సానుకూల ఆలోచన సానుకూల కోట్ తో ముగిస్తాను కాబట్టి మీరు ప్రేరేపిత భావనతో ప్రేక్షకులను వదిలివేయడం ముఖ్యం కాబట్టి మీరు ప్రేరేపితంగా ఉండండి కాబట్టి మీ ఉపన్యాసం విన్న తర్వాత వారు మీ ఉపన్యాసానికి తిరిగి రావాలని ప్రేరణ పొందుతారు కాబట్టి మీరు నిజంగా ప్రెజెంటేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ ప్రసంగాన్ని ఆ పద్ధతిలో రూపొందించుకోండి మీరు ఏమి చేయాలి అనేది డేల్ కార్నెగీ తన ప్రసిద్ధ పుస్తకం పబ్లిక్ స్పీకింగ్లో చెప్పిన చాలా సులభమైన విషయం మరియు ఇది ఒక రకమైన మంత్రం ఇది సూత్రం మీరు వారికి ఏమి చెప్పబోతున్నారో ప్రేక్షకులకు చెప్పండి కాబట్టి మీరు చర్చను ప్రారంభించే ముందు వారికి క్లుప్తంగా చెప్పండి ఇదే నేను మీతో మాట్లాడబోతున్నాను లేదా ఇవి నేను చర్చించబోయే మూడు అంశాలు అప్పుడు మీరు ఏమి చెప్పబోతున్నారో వివరంగా వివరించండి ఉదాహరణలతో పాటు కథలతో కూడిన ఉపాఖ్యానాలతో సందేశాలతో మీరు వారికి చెప్పే సందేశాలతో దాని చివరిలో మీరు వారికి ఏమి చెప్పారో వారికి చెప్పండి అంటే మీరు చెప్పినదాన్ని మళ్లీ సంగ్రహించండి కాబట్టి ప్రారంభంలో మీరు వాటిని సిద్ధం చేసి మధ్యలో మీరు వివరించి వారికి వివరించి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో వివరించండి చివరికి మీరు చాలా సంక్షిప్తమైన శక్తివంతమైన ఆలోచనతో ముగించి ఆపై ప్రేక్షకులను వదిలివేయండి కాబట్టి అప్పుడు వారు ప్రారంభించేటప్పుడు మీ ప్రసంగాన్ని గుర్తుంచుకుంటారు మీరు ఎలా బలంగా ప్రారంభిస్తారు ఆపై మీరు కూడా బలంగా ముగించాలి మీరు ప్రశ్నతో ప్రారంభించవచ్చు కొన్నిసార్లు మీరు అడగగల చాలా వివాదాస్పద ప్రశ్న మీరు ఉల్లేఖనంతో ప్రారంభించగల కథతో ప్రారంభించవచ్చు లేదా మీరు దిగ్భ్రాంతికరమైన ప్రకటనను ఉపయోగించవచ్చు కాబట్టి మీరు అడగవచ్చు కాబట్టి రాబోయే ఐదేళ్లలో ప్రపంచం అంతం కాబోతున్నట్లయితే మీరు ఏమి చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అప్పుడు మీరు ఇలా చెబుతారు కాబట్టి మీరు దీన్ని ఉపయోగించడం ప్రారంభిస్తే ఈ విపత్తు జరగబోతోంది కాబట్టి ఈ విషయం గురించి అవగాహన కల్పించండి ఆపై మీరు మీ చర్చను ప్రారంభించండి కాబట్టి మీరు బలంగా ప్రారంభించవచ్చుమీరు ప్రారంభంలో బలంగా ముగించడానికి ప్రయత్నించాలి ప్రేక్షకులకు విషయం యొక్క ఔచిత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించాలి అంటే మీరు మాట్లాడబోయేది ఏమిటంటే వారు అక్కడ ఎందుకు ఉన్నారో ప్రేక్షకులకు తెలియజేయాలి మరియు మీరు దానిని ప్రేక్షకులకు ఎలా అనుసంధానించగలరు ఔచిత్యం ఏమిటి మరియు ప్రేక్షకులను నిమగ్నం చేయడానికి ప్రయత్నించండి మీరు ప్రశ్నలు అడగవచ్చు మీరు సందేహాలను అడగవచ్చు మీరు వారిని సవాలు చేయగల ప్రేరేపించే ప్రశ్నలను అడగవచ్చు కాబట్టి మీరు వారిని పజిల్ చేసి ఆపై వారి ఉత్సుకతను సృష్టిస్తారు కాబట్టి ప్రారంభంలోనే మీరు వారిని నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తారు మీ ఇద్దరూ కలిసి ఉన్న సంబంధాన్ని ఏర్పరచుకునే సంబంధాన్ని ఏర్పరచుకోండి అది మీకు మరింత సౌకర్యవంతంగా మరియు విశ్వాసాన్ని కలిగిస్తుంది ఇప్పుడుమీరు మొదటి అంశాన్ని పేర్కొన్నప్పుడు స్పష్టమైన భాషను ఉపయోగించండికాబట్టి మీరు పొరపాటు చేస్తే ఉచ్చారణలో ఎటువంటి అస్పష్టతలోపం ఉండకూడదని చాలా స్పష్టంగా ఉండాలిదానిని మళ్ళీ పునరావృతం చేయండి కానీ మీరు చేసే మొదటి ప్రకటన వారికి చాలా స్పష్టంగా ఉండాలి మీ అంశానికి మద్దతుగా శబ్ద మరియు దృశ్య సాక్ష్యాలను ఉపయోగించండి కాబట్టిమీరు కేవలం చెప్పాల్సిన అవసరం లేదుకానీ మీరు పవర్ పాయింట్ ఉపయోగించే చిత్రాలను ఉపయోగించవచ్చు గ్రాఫ్లు అశాబ్దిక సమాచార మార్పిడిని ఉపయోగిస్తాయిఆపై మీరు వివరించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఒక సంఘటన లేదా వృత్తాంతంతో మీ అంశాన్ని విస్తరించుకోండి దానిని ఒక రకమైన కథనాలతో అనుసంధానించడానికి ప్రయత్నించండి కాబట్టినేను మీకు చెప్పిన కథలు నేను మీకు ఇప్పటివరకు చెప్పిన కథలే అని అభిప్రాయం ఇచ్చానని నాకు చెప్పారు మీరు గుర్తుంచుకుంటారు మరియు మీరు చాలా త్వరగా కాన్సెప్ట్కు కనెక్ట్ చేయగలుగుతారు కాబట్టిదానిని ఉపయోగించడానికి ప్రయత్నించండి తార్కిక పరివర్తన లేదా వంతెనను అభివృద్ధి చేయడానికి చిన్న కథలను ఇవ్వడానికి ప్రయత్నించండిఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు దూకవద్దు కాబట్టి కనెక్టివ్లను ఉపయోగించండికాబట్టి నేను ఐదు అంశాల గురించి మాట్లాడబోతున్నానని చెప్పగలను ఆపై మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని చెప్పగలరుకాబట్టి దీనికి విరుద్ధంగా ఉంటే ఒకటి మళ్లీ కనెక్టివ్లను ఉపయోగిస్తుంది అయినప్పటికీ కాబట్టి ప్రేక్షకులకు తార్కిక పరివర్తనను ఇవ్వండి ఆపై అతను ఈ పాయింట్ నుండి మరొకదానికి వెళ్తున్నాడని వారు అర్థం చేసుకోగలుగుతారు అయితే ఈ పాయింట్ విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే అతను ఏమైనప్పటికీ చెబుతున్నాడు కాబట్టి అతను విరుద్ధమైన దృక్పథాన్ని తీసుకువస్తున్నారు మరియు మీరు మరిన్ని పాయింట్లను జోడిస్తుంటే మీరు అదనంగా చెబుతారని వారికి తెలుసు కాబట్టి పొందిక ఇవ్వండి ఓహ్ అతను ఏదో చెప్పడం ప్రారంభించాడనే భావన వారికి కలగకుండా ఉండనివ్వండి దాని చివర చెల్లాచెదురుగా ఉంది అది అన్ని ధ్వనిలా ఉంది కానీ అప్పుడు ఏమీ అర్థం కాలేదు మీరు మీ పాయింట్లను సారాంశం చేసి మీ తీర్మానాన్ని తెలియజేసినప్పుడు మీరు ఎలా మూసివేస్తారు ఇది మీ ప్రేక్షకులకు సంబంధించినది కాబట్టి మీరు చెప్పడం ద్వారా దానిని ప్రేక్షకులకు సంబంధితంగా మార్చవచ్చు మొదటి సందర్భంలో మీరు దీన్ని ఎందుకు ప్రారంభించారు లేదా మీరు దానిని మళ్ళీ వదిలివేయవచ్చు సానుకూల ఆలోచన చేసి దాని గురించి ఆలోచించేలా చేసి ఆపై ఎంత సందర్భోచితంగా ఉందో వారికి చూపించండి ఇది రోజువారీ జీవితంలో ఈ కార్యాచరణ అభ్యాసాన్ని కొనసాగించడం ఈ సెషన్ కోసం క్రిస్టోఫర్ నుండి వచ్చిన ఒక సానుకూల ఆలోచనతో నేను ఇప్పుడు ముగిస్తాను ఈ సూపర్మ్యాన్ సిరీస్ను మొదట సినిమాల్లో ప్రదర్శించిన నటుడిని రీవ్ చేయండిఆపై ఇది మిమ్మల్ని మీరే నిర్మించుకునే విషయంలో మీకు సంబంధించినది ప్రభావవంతమైన పబ్లిక్ స్పీకర్ అతను మొదట మన కలలను చాలా చెబుతున్నాడని అతను చెప్పేది చూడండి మన కలలు చాలా వరకు మొదట అసాధ్యంగా అనిపిస్తాయి కాబట్టి వేలాది మంది ప్రజల ముందు ప్రసంగం చేయాలనే కల కూడా మొదట అసాధ్యం అవుతుంది అది సాధ్యం కాదని మీరు భయపడుతున్నారు ఆపై నేను చేయగలనని మీరు ఊహించినప్పుడు నేను మూడు నిమిషాల ప్రసంగంతో ప్రారంభిస్తాను నేను ఏదో ఒక దానిపై ఒక నిమిషం వేగంగా మాట్లాడతానుఅప్పుడు అవి అసంభవమైనవిగా అప్పుడు అవి అసంభవమైనవిగా కనిపిస్తాయి అసంభవం కొంచెం సాధ్యమే కానీ పూర్తిగా కాదు అసాధ్యం కాదు మరియు ఒకసారి మీరు అలా చేయడం ప్రారంభించి ఆపై దానిని దృశ్యమానం చేసిఆపై మీరు సంకల్ప శక్తిని ఉపయోగించినప్పుడు మీరు నిశ్చయించుకున్నప్పుడు మేము సంకల్పాన్ని పిలిచినప్పుడుమీరు మీ ప్రస్తుత ఆలోచన యొక్క అచ్చును కొద్దిగా విచ్ఛిన్నం చేయడానికి మిమ్మల్ని మీరు నెట్టివేసి మిమ్మల్ని మరియు మీ స్వంత ప్రవర్తనను సవాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నేను దీన్ని చేయబోతున్నాను మరియు మీరు సంకల్పాన్ని పిలిచినప్పుడు ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటానుఅవి త్వరలో అనివార్యం అవుతాయి కాబట్టి జరగడం అనివార్యం అది జరుగుతుంది కాబట్టి మీరు పబ్లిక్ స్పీకర్ అవుతారని నిర్ణయించుకున్నప్పుడుఆపై సంకల్పాన్ని నిర్ణయించి మీ భయ అభ్యాసాన్ని అధిగమించి ఒకదాని తరువాత ఒకటి ప్రదర్శన ఇవ్వడం మీకు సహజమైన విషయం అవుతుంది అప్పుడు ఇది అనివార్యం అవుతుంది ప్రజలు మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తారు ప్రజలు మీరు వారి స్వంత విషయాలను ప్రదర్శించాలని కోరుకుంటారు మీరు ప్రొఫెషనల్ అవుతారు కాబట్టి ఆ ఆలోచనతో నేను మీకు చాలా శక్తివంతమైన పబ్లిక్ స్పీకర్గా మారాలని కోరుకుంటున్నాను తదుపరి ఉపన్యాసంలో మీరు ఈ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నప్పుడు మీకు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి అనే దానిపై నేను దృష్టి పెట్టబోతున్నాను అది మళ్ళీ సమానంగా ముఖ్యమైనది కానీ ఇప్పుడు కలలు కనండి ఆపై మీరు ఆ ఆలోచనతో విజయవంతమైన పబ్లిక్ స్పీకర్ అవుతారని ఊహించుకోండిఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరియు తదుపరి రోజు మీకు మంచి రోజు